అందరికీ నమస్కారంసాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని అభివృద్ధి చేయడంపై కోర్సుకు తిరిగి స్వాగతం మేము దీనిని ఐఐటి కాన్పూర్ నుండి ఎన్పిటిఇఎల్ మూక్ ద్వారా అందిస్తున్నాము నేను రవి చంద్రన్ నేను గత 6 వారాలుగా మీతో ఉన్నాను ఆరవ వారం యొక్క నాల్గవ మాడ్యూల్ మరియు ఇది లెక్చర్ నంబర్ 34 కాబట్టి దాదాపు మనకు మరో రెండు వారాలు మాత్రమే ఉన్నాయి ఆపై మరో రెండు ఉపన్యాసాలు మరియు ఈ వారం ఉన్నాయి ముఖ్యంగా నేను కమ్యూనికేషన్ నైపుణ్యాలపై మరియు గత రెండు ఉపన్యాసాలపై దృష్టి పెట్టాను కమ్యూనికేషన్కు అడ్డంకులు ఇది మునుపటి దానిలో నేను మీకు ప్రస్తావించిన తప్పుడు సమాచార మార్పిడిని చూద్దాం కొన్ని సచిత్ర ఉదాహరణలను చూద్దాం మరియు తప్పుడు సమాచార మార్పిడి ఎలా జరుగుతుందో చూద్దాం సంస్థాగత ఏర్పాటులో కూడా నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను చర్చించిన వాటిని త్వరగా గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిద్దాం అంతకుముందు నేను మీతో కమ్యూనికేషన్కు ఉన్న అడ్డంకుల గురించి ముఖ్యంగా చర్చించాను వ్యక్తుల మధ్య లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించబడింది మరియు అప్పుడు నేను ప్రజలు ఎలా తప్పులు చేయగలరు ఆపై ఎప్పుడు తప్పుడు సమాచార మార్పిడికి కారణమవుతారో మొదలుపెట్టాను సూచన ఫ్రేమ్ భాష పరంగా యాస పరంగా పరంగా పరిమితం చేయబడింది అక్కడ ఉన్న అధికారిక కమ్యూనికేషన్ పరిభాష తెలియకపోవడం పరంగా పరిభాష ఉపయోగించండి నేను చర్చించిన తదుపరి అంశం భావోద్వేగ జోక్యం మరియు తరువాత భావోద్వేగ జోక్యం నుకూలంగా మరియు ప్రతికూలంగా రెండింటిలోనూ జరగవచ్చు అది ప్రేమ కావచ్చు ద్వేషం కావచ్చు కానీ రెండూ కూడా జోక్యాలుగా పనిచేస్తాయి ఆపై కూడా భయం కోపం బాధ మొదలైన ఇతర భావోద్వేగాలు చాలా బలమైన భావోద్వేగ అవరోధంగా పనిచేస్తాయి ముఖ్యంగా మీరు ఏదైనా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అధిగమించే వ్యూహాలు ఏమిటి కొత్త మరియు అప్పుడు ప్రజలు దానిని అంగీకరించడానికి భయపడతారు మీరు మార్పు యొక్క భయాన్ని తొలగించాలి ఆపై మీరు ఏదైనా పంచుకోవాల్సి వస్తే ఏదైనా చెప్పండి ఒక వ్యక్తి నుండి ఏదైనా తీసుకోండి మీరు సరైన మానసిక క్షణాన్ని ఎంచుకోవడం మంచిది తద్వారా మీరు ఎవరితో సంభాషిస్తున్నారో ఆ వ్యక్తి నుండి మీరు ఉద్దేశించిన మరియు కావలసిన ప్రయోజనాన్ని పొందుతారు అప్పుడు నేను మీతో వివిధ రకాల భాషా అడ్డంకుల గురించిఅదే పదాల గురించి చర్చించాను వివిధ సాంస్కృతిక అర్థాలు ఒకే అక్షరాలు వివిధ వ్యాకరణ అర్థాలు మీరు ఉంచిన స్థానం మరియు పదాన్ని ఉపయోగించడం అనేది ఒక క్రియ లేదా ఇది నామవాచకం కావచ్చు కొన్ని అశాబ్దిక పదాలను ఉపయోగించి సందర్భాన్ని స్పష్టం చేసే అధిగమించే వ్యూహాలు ఏమిటి సహసంబంధాలు మరియు వివరణలు కోరడం లేదా మనం చర్చించిన కొన్ని వ్యూహాలు చివరలో నేను సాంకేతిక అడ్డంకిని మరోసారి హైలైట్ చేయడం ద్వారా ముగించాను మేము చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు అధిగమించాల్సిన వ్యూహాలను నేను ఎత్తి చూపాను తగిన మాధ్యమాన్ని ఉపయోగించండిమీరు మీడియాను అధికంగా ఉపయోగించడం లేదా మీడియాను దుర్వినియోగం చేయడం మానుకోవాలి ఇప్పుడు దీని గురించి చర్చించిన తరువాత నేను మునుపటి ఉపన్యాసంలో ఎక్కడో తప్పుడు సమాచార మార్పిడి గురించి ప్రస్తావించాను తప్పుడు సమాచార ప్రసారం అంటే ఏమిటి ఈ ఉపన్యాసం కోసం దానిపై దృష్టి పెడదాం కమ్యూనికేషన్ అనేది చర్య లావాదేవీమీరు వ్యవహరిస్తారుమీరు మీ ఆలోచనలను వ్యక్తం చేస్తారు మరియు ఒక చర్య ఉంటుంది లావాదేవీలో ఎవరైనా ప్రతిస్పందనను తిరిగి పంపడం మరియు మీ ఆలోచనలకు ప్రతిస్పందించడం మీ ఆలోచనలు మీ చర్య మరియు ఈ తప్పుడు సమాచార మార్పిడిని చర్య లావాదేవీల వైఫల్యానికి ఉదాహరణలుగా చూడవచ్చు స్పీకర్ ఉద్దేశించిన ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు అది తప్పుడు సమాచార మార్పిడికి దారితీస్తుంది స్పీకర్ ఏమి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో వినేవారు గుర్తించలేనప్పుడు లేదా రెండింటినీ గుర్తించలేనప్పుడు ఇది తప్పుడు అవగాహనకు పర్యాయపదంగా ఉంటుంది నేను మీకు కొన్ని చాలా ఆసక్తికరమైన సచిత్ర ఉదాహరణలను చూపించినప్పుడు ఇది మీకు స్పష్టమవుతుంది కానీ నేను ఈ ప్రత్యేక మాడ్యూల్కు వెళ్లే ముందు నేను సంస్థాగతంపై దృష్టి పెట్టబోతున్నాను కంపెనీలుఅధికారిక మార్గాలను ఉపయోగించే సంస్థలను ఏర్పాటు చేయండి కమ్యూనికేషన్ ఇప్పుడుసంస్థలలో ఉపయోగించే కమ్యూనికేషన్ సెటప్లో మీరు క్రిందికి చేయవచ్చు కమ్యూనికేషన్ యొక్క ప్రవాహం అంటే నిర్వహణ అనేది పిరమిడ్ నిర్మాణం లాగా ఎగువన ఉంటుంది నిర్వహణలో CEO లేదా మేనేజర్ ఆదేశాలు ఇస్తారు ఆపై నిర్దిష్ట పనిని నిర్దేశిస్తారు ప్రణాళికలు కంపెనీ విధానాలు ఖాతాదారులకు సంబంధించిన విధానాలు కంపెనీ లక్ష్యాలు ఆపై మిషన్ స్టేట్మెంట్లు అప్పుడు ఆ లక్ష్యాలు మరియు మిషన్ స్టేట్మెంట్లలో మీరు చేయాల్సిన లక్ష్యాలు ఒక ఫ్రేమ్వర్క్ లోపల గడువులోపు సాధించండి కాబట్టి ఇది కమ్యూనికేషన్ యొక్క దిగువ ప్రవాహం పని సమన్వయం ఉన్నందున తప్పుడు సమాచార మార్పిడికి తక్కువ అవకాశాలు ఉన్న చోట ప్రజలు పనిచేసే ఈ క్షితిజ సమాంతర స్థాయి కూడా ఉంది ప్రజలు వచ్చి ఆపై క్షితిజ సమాంతర స్థాయిలో ఒకరితో ఒకరు కలిసిపోవచ్చు పైకి లేదు మరియు క్రిందికి లేదు సమాచార భాగస్వామ్యం చాలా సమన్వయంగా జరుగుతుంది సమస్య పరిష్కారం వీలైనంత త్వరగా జరుగుతుంది సంఘర్షణల పరిష్కారం చాలా సులభంగా వస్తుంది ఇది సూచించబడిన ఉత్తమ రూపంకానీ కొన్ని కంపెనీలు కొంతవరకు సమర్థవంతంగా ఉపయోగించే పైకి వెళ్లే రూపం కూడా ఉంది కాబట్టి వారు మెరుగుదల కోసం సూచనలతో ప్రారంభిస్తారు వారు ఖాతాదారుల నుండికార్మికుల నుండి దిగువ స్థాయి వ్యక్తుల నుండి ప్రతిస్పందన ద్వారా వెళతారు ఆపై వారు కస్టమర్ పరస్పర చర్యల నివేదికలు వారి అభిప్రాయంతో దానిని మరింత ముందుకు తీసుకువెళతారు వారు పురోగతి నివేదికలను కూడా పరిశీలిస్తారుఆపై వారు ఉద్యోగుల అభిప్రాయాన్ని కూడా పొందుతారు వారు తమ సంస్థ యొక్క లక్ష్యాలు లక్ష్యాలు మరియు మిషన్ స్టేట్మెంట్లు మరియు ఆదేశాలతో వీటిని సమకాలీకరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వారు ఆ విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు నేను చెప్పినట్లుగా కొన్ని కంపెనీలు డౌన్వర్డ్ను చాలా సమర్థవంతంగా ఉపయోగిస్తాయి మరికొన్ని పైకి ఉపయోగిస్తాయి ఉపయోగిస్తాయి సమర్థవంతంగాకానీ ప్రస్తుత దృష్టాంతంలోచాలా సరళమైన కంపెనీలు సంస్థాగత నిర్మాణంలో క్షితిజ సమాంతర నమూనా కమ్యూనికేషన్ యొక్క క్షితిజ సమాంతర ప్రవాహం కోసం వెళ్ళండి ఇప్పుడుఈ అధికారిక మార్గాల ద్వారా వాస్తవానికి ఏ రకమైన కమ్యూనికేషన్లు ప్రవహిస్తాయి ఇది వ్రాయవచ్చు ఇది మౌఖికంగా ఉండవచ్చు ఇది ఎలక్ట్రానిక్ రూపం కూడా కావచ్చు వ్రాతపూర్వక రూపంలో వారు ఎగ్జిక్యూటివ్ మెమోలను పంపవచ్చు జ్ఞాపకాలు అనేవి జ్ఞాపకాలకు సంక్షిప్త రూపం కొన్ని సాధారణ విషయాల గురించి ఎవరికైనా ఇచ్చే చిన్న నోట్స్ నోటీసు లేదా ఎవరికైనా పంపబడే ఒక రకమైన మందలించే నోట్ గురించి లేఖలు వార్షిక నివేదిక అనేది వ్రాతపూర్వక సమాచార మార్పిడి కంపెనీ వార్తాలేఖ బులెటిన్ బోర్డు పోస్టింగ్లు ఓరియంటేషన్ మాన్యువల్ కూడా మౌఖిక కమ్యూనికేషన్ టెలిఫోన్ ముఖాముఖి సంభాషణ కంపెనీ సమావేశాల రూపంలో మరియు జట్టు సమావేశాలు కాబట్టి అన్నీ మౌఖిక పరస్పర చర్యలు కమ్యూనికేషన్ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో పైన ఇమెయిల్ తరువాత వాయిస్ మెయిల్తక్షణ సందేశం మెయిల్స్ యొక్క ఇంట్రానెట్ ఉపయోగం కమ్యూనికేషన్ మరియు తరువాత వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా ఉపయోగించబడుతుంది ఇప్పుడుఛానల్స్ యొక్క ఈ ప్రవాహం ఉన్నప్పుడుఆపై పైకి క్రిందికి క్షితిజ సమాంతర కదలిక ఉన్నప్పుడుముఖ్యంగా సంస్థలలో సమాచార ప్రవాహానికి అడ్డంకులు స్పష్టంగా ఉంటాయి నేను కొన్ని సచిత్ర ఉదాహరణలు ఇస్తానుకానీ కంపెనీలలో అడ్డంకులు ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి మీరు చాలా సార్లు గమనించినట్లయితే కమ్యూనికేషన్ వాతావరణం మూసివేయబడితే అది జరుగుతుందిఅది తెరిచి లేకపోతేసమస్యలను స్వేచ్ఛగా చర్చించడానికి ప్రజలను అనుమతించకపోతే ప్రతిస్పందన లేకపోతే వారి నుండి తీసుకోబడింది వారు సరైన సమాచారాన్ని అందుకోకపోతేవారికి ఏమి తెలియదు వారు తమ పనులను ఎలా అమలు చేయాలో స్పష్టంగా చేయాలి పరిపాలనా సోపానక్రమం కూడా దీనిని ప్రభావితం చేస్తుందిముఖ్యంగా పిరమిడ్ పద్ధతికమ్యూనికేషన్ యొక్క క్షితిజ సమాంతర నిలువు ప్రవాహంఅప్పుడు కమ్యూనికేషన్ యొక్క పొడవైన పంక్తులు ఉన్నాయి అంటే చాలా నోడల్ పాయింట్లు ఉన్నాయిమీ ముందు మధ్యలో చాలా అనుసంధాన పాయింట్లు ఉన్నాయి కాబట్టికొన్ని విద్యా సంస్థలు వంటి ప్రదేశంలోమీరు ఉపాధ్యాయులై ఉండాలిఅప్పుడు మీరు ఫిర్యాదు చేయాల్సిన సీనియర్ టీచర్ ఎవరో ఉన్నారు సీనియర్ ఉపాధ్యాయుడు లేదా ప్రొఫెసర్కు మరొక ఉన్నత అధికారి ఉంటారు వారికి నివేదించాలి ఆపై నిర్వాహక స్థాయిలో ఎవరైనా ఉంటారు ఆ తర్వాత ఆ వ్యక్తి ఉంటారు ఈ ప్రిన్సిపాల్ లేదా ఈ డిప్యూటీ డైరెక్టర్ లేదా ఎవరైనా ఉన్నారు అప్పుడు అది డైరెక్టర్ వద్దకు వెళుతుంది అప్పుడు ఇది సిఈఓ లేదా గవర్నర్ బోర్డుకు వెళుతుంది కాబట్టిఉన్నత స్థాయిలో ప్రజలు ఉన్నారు కానీ అది చేరుకునే ముందు చాలా బదిలీ స్టేషన్లు మరియు ప్రతి పాయింట్ కమ్యూనికేషన్ ఉన్నాయి వక్రీకరించబడవచ్చు మరియు సందేశాన్ని అందించడంలో ఆలస్యం కావచ్చు కానీ యాజమాన్యం మరియు ఉద్యోగుల మధ్య విశ్వాసం లేనప్పుడు కూడా అడ్డంకి ఉంటుంది ఉంటుంది కాబట్టి నమ్మకం అనేది కమ్యూనికేషన్లో చాలా ముఖ్యమైన అంశం ఒకసారి అది విచ్ఛిన్నమవుతుంది అప్పుడు అది ప్యాచ్ అప్ చేసి ఆపై పునర్నిర్మించి ఆపై కమ్యూనికేషన్ ప్రవాహాన్ని నిర్వహించడం చాలా కష్టం చాలా సులభమైన మార్గం నమ్మకం లేనప్పుడు ఉద్యోగులు ఏమి చేస్తారు కాబట్టి వారు మారుతారు ద్రాక్ష వైన్ అనే అనధికారిక వ్యవస్థకు వారు డ్రమ్మర్లను నమ్ముతారు ద్రాక్ష వైన్ వాస్తవానికి ఒకసారి అధికారికంగా ఆమోదయోగ్యం కాని కమ్యూనికేషన్కు వెళ్లాలనే నమ్మకం కానీ ఉదాహరణకు గాసిప్ ఆపై ప్రజలు వాస్తవ అధికారికం కంటే దానిపై ఎక్కువగా ఆధారపడతారు అధికారం లేదా ధృవీకరించబడిన వ్యక్తి నుండి వచ్చే కమ్యూనికేషన్ అధికారం స్థానం హోదా బహుమతుల కోసం ఈ పోటీ ఉన్నందున ఇది జరుగుతుంది కాబట్టి ప్రజలు పోటీ చేస్తారు మరియు వారు పోటీ చేసినప్పుడు వారు సమాచారాన్ని దాచిపెడతారు వారు పంచుకోవాలనుకోరు సమాచారం వారు శక్తిగా భావించే సమాచారం కాబట్టి ఎవరైనా ఒకరి శక్తిని ఎందుకు పంచుకుంటారు వేరొకరితో కానీ మొత్తంగా ఇది తప్పుడు సమాచార మార్పిడికి దారితీస్తుంది ఇది భారీ సమస్యను కలిగిస్తుంది కంపెనీలను నడుపుతున్న వ్యక్తుల కోసం ఇప్పుడుఒక సందేశ వక్రీకరణను క్రిందికి పరంగా విశ్లేషించినప్పుడు చూద్దాం నిర్వహణ యొక్క ఐదు స్థాయిల ద్వారా కమ్యూనికేషన్ ఇప్పుడుసందేశం వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది మొదట డైరెక్టర్ల బోర్డు రాసింది సందేశం 100 శాతం ఉంటుంది డైరెక్టర్ల బోర్డు ఇది చాలా స్పష్టమైన పద్ధతిలో చేయబడిందని నిర్ధారించి ఆపై వారు చాలా స్పష్టంగా వ్రాసారు సందేశం ఖచ్చితమైనది మరియు స్పష్టంగా ఉందికానీ అప్పుడు దానిని ఉపరాష్ట్రపతి స్వీకరించారు దిగువ కమ్యూనికేషన్లో తదుపరి స్థాయి ఆయనకు కొన్ని అంశాలు అర్థం కాలేదు స్పష్టంగా కొన్ని జాగిన్లు ఉన్నాయికానీ అతను వివరణ చూడటానికి ఇష్టపడలేదు కాబట్టి అది తదుపరి వ్యక్తికి 37 శాతం స్పష్టత వచ్చినప్పుడు మాత్రమే 63 శాతం మాత్రమే వచ్చింది ఆఫ్ మరియు అతను దాని గురించి బాధపడలేదు ఆ సమయానికి అతను దానిని జనరల్ సూపర్వైజర్కు పంపాడు పంపాడు జనరల్ సూపర్వైజర్ దానిని 56 శాతంగా స్వీకరించారు ఇప్పుడు మళ్ళీ దిగువ కమ్యూనికేషన్లో జనరల్ సూపర్వైజర్ వారు పైకి మాత్రమే వెళ్ళలేరు చదునైన సోపానక్రమం వారు ఎల్లప్పుడూ పైకి వెళ్ళగలరు ఇక్కడ వారు వెళ్లి వెతకలేరు వివరణ అవి సైనిక సైన్యంలో ఉన్నట్లే అవి స్వీకరించడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి సమాచారం మరియు దానిపై చర్య తీసుకున్న వారు వివరణలు కోరలేరు కాబట్టి అతను మళ్ళీ 56 కి వెళ్తాడు ఇది ప్లాంట్ మేనేజర్కు చేరుకునే సమయానికి అది 40 శాతంగా మారింది మరియు మీకు తెలుసు అది జట్టు నాయకుడికి చేరుకున్నప్పుడు అది 30 శాతంగా మారింది కాబట్టి సందేశం వక్రీకరించబడుతున్న స్థాయిలను మీరు చూడవచ్చు మరియు చివరకుదీనిని అమలు చేయాల్సిన కార్మికుడు అది అతని వద్దకు చేరుకున్నప్పుడు అది కేవలం 20 అయ్యింది శాతం కాబట్టి డైరెక్టర్ల బోర్డు నుండి 100 శాతం నుండి అది కార్మికుడి వద్దకు వెళ్ళినప్పుడు నిజానికి ఇది 20 శాతంగా ఉంది కాబట్టి అది సాధ్యమయ్యే వక్రీకరణ స్థాయి కాబట్టి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్పత్తిలో తప్పుడు సమాచార మార్పిడి ఎలా జరుగుతుంది అనేదానికి ఒక ఫన్నీ సచిత్ర ఉదాహరణను చూద్దాం అభివృద్ధి ఒక క్లయింట్ ఒక కస్టమర్ ఒక నిర్దిష్ట ఉత్పత్తిని కోరుకున్నాడు ఆపై ఆలోచన అక్కడి అత్యున్నత వ్యక్తిని ఇష్టపడతారని ఆపై ఒకరి తరువాత ఒకరు ఇష్టపడతారని వారికి తెలియజేయబడింది దాన్ని అమలు చేయడం ప్రారంభించారు కాబట్టి వారు దానిని ఎలా అమలు చేశారో మరియు అది ఏమిటి అని చూద్దాం క్లయింట్ వాస్తవానికి కోరుకున్నాడు మేము దానిని ప్రక్రియలో చూస్తాము ఇప్పుడు క్లయింట్ మార్కెటింగ్ అభ్యర్థించినది ఈ పద్ధతిలో అభ్యర్థించబడింది కాబట్టి వారు మార్కెటింగ్లో నిమగ్నమైన వ్యక్తులు కాబట్టి వారు మూడు అంచెల స్వింగ్ను కోరుకున్నారు మూడు స్థాయిలలో కాబట్టివారు ఆర్డర్ చేసినప్పుడు వారు స్వింగ్ అమ్మకాలను కోరుకున్నారనివేదించాలి వారు దానిని తొలగించారు ఆ పొర యొక్క శ్రేణి భాగం కాబట్టి మూడు తాడులు అనుసంధానించబడి ఉన్నాయని మరియు మీకు వీలైనంత వరకు అని వారు అర్థం చేసుకున్నారు ఇక్కడ చూడండి కాబట్టి వారు దానిని ఈ రూపంలో ఆర్డర్ చేశారు ఇప్పుడు అమ్మకాల నుండి అది వాస్తవానికి మారినప్పుడు ఇంజనీరింగ్ వ్యక్తులుఇంజనీరింగ్ వ్యక్తులు దీనిని ఈ విధంగా రూపొందించారు కాబట్టి వారికి సందేశం వచ్చింది ఈ విధంగా దానిని చెట్టుకు కట్టాలికానీ అది ఊగింపు లాగా ఉండాలి అనే సందేశంఏదో విధంగా తప్పిపోయింది కాబట్టి ఇంజనీర్లు ఈ విధంగా నిర్ణయించుకున్నారు ఆపై అది ఉత్పత్తికి వెళ్ళింది చివరకు దానిని ఎవరు తయారు చేశారు ఏదో ఒకవిధంగా అది ఒక ఊగింపు అనే ఆలోచన వారికి మళ్ళీ వచ్చింది కానీ అప్పుడు వారు దానిని చెట్టు మీద ఈ విధంగా తయారు చేశారు కానీ అది క్రియాత్మకంగా పనికిరానిది అని మీరు చూడగలిగారు అది వెనక్కి వెళ్లి ఆపై ముందుకు రాదు కాబట్టి అది అలా ఉండిపోయింది అప్పుడు చివరకు నిర్వహణ దానిని వ్యవస్థాపించింది కాబట్టి ఇది క్రియాత్మకంగా మారాలని వారికి చెప్పబడింది కాబట్టిఏమిటి వారు కేవలం చెట్టును కత్తిరించారు ఆపై వారు చెట్టును కత్తిరించినందున దీనిని కట్టలేరు కాబట్టి వారు చెట్టుకు కొంత మద్దతు ఇస్తారు కాబట్టిఅది నిర్వహణ యొక్క పని మరియు తరువాత స్వింగ్ కోసం ఒక రకమైన క్షణం అవకాశం ఉందికానీ ఎక్కడ ఉంటుంది వ్యక్తి కూర్చునిఆ విధంగా కమ్యూనికేషన్ ప్రవాహం జరుగుతుందిఆపై ఈ విధంగా తప్పుడు కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ చివరకు కస్టమర్ కోరుకున్నది చాలా సరళమైన ట్రీ టైర్ స్వింగ్ కస్టమర్ కేవలం ఆ టైర్ను మంచి తాడుతో కట్టాలని కోరుకున్నాడు కాబట్టి కొనుగోలుదారు కొనుగోలుదారు దానిని కట్టాలని కోరుకున్నారు కానీ ప్రజలు ఈ టైర్ను వివిధ పొరలను చింపివేసినట్లుగా అర్థం చేసుకున్నారు ఆపై దాని నుండి గందరగోళం ప్రారంభమైంది మరియు చివరకు తయారీ ఎప్పుడు సెట్ చేయబడింది కాబట్టి ఎవరూ వాస్తవానికి ఇప్పుడు వారు కోరుకున్నది చాలా సరళమైన ట్రీ టైర్ స్వింగ్ మీరు చెయ్యగలరు కమ్యూనికేషన్ పూర్తిగా ఎలా తప్పు అవుతుందో మరియు ప్రజలు పూర్తిగా ఎలా చేయగలరో అర్థం చేసుకోండి తప్పుగా అర్థం చేసుకుని ఈ రకమైన తప్పుడు సమాచార మార్పిడిలో ముగుస్తుంది ఇలాంటి అడ్డంకులను మనం ఎలా అధిగమించగలం కమ్యూనికేషన్ నెట్వర్క్ను నేరుగా సవరించడం అవసరం ప్రజలు అనేక రకాల కమ్యూనికేషన్లను ఉపయోగించే బదులు ప్రాప్యత ఇవ్వాలి మధ్యలో చాలా మంది వ్యక్తులతో మాట్లాడటం చాలా ఫోన్ కాల్స్ ఉపయోగించి చాలా ఇమెయిల్లను పంపుతుంది పంపుతుంది కొన్నిసార్లు సంబంధిత వ్యక్తిని వారు నేరుగా కలుసుకోగలగాలి అంతే కాకుండా అనేక మార్గాల ద్వారా వ్యాప్తి చేయాలి ఉదాహరణకు కంపెనీ బాస్ చాలా దూరం నుండి లౌడ్ స్పీకర్లో దీనిని ప్రకటించారు కాబట్టి విమాన ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు వెళ్ళారు కాబట్టి కొంత శబ్దం భంగం కలిగింది కాబట్టి అతను పేర్కొన్న సమయాన్ని పేర్కొన్న తేదీని ప్రజలు వినలేకపోయారు వినలేకపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి ఏదో చెప్పారు కాబట్టి ఇతర ఛానెల్ని ఉపయోగించండి కాబట్టి వ్రాయండి ఇది నోటీసు బోర్డులో ప్రదర్శించబడుతుంది కాబట్టి ప్రజలు దానిని స్పష్టంగా చూడగలరు వారికి ఎస్ఎంఎస్ పంపండి తేదీ మరియు సమయం ఇమెయిల్ పంపండి కాబట్టి మీరు చాలా ఛానెల్లను ఉపయోగించినప్పుడు అది ముఖ్యమైనది కాదు వినియోగాన్ని సూచిస్తున్నానని అయోమయం చెందకండి అది ఎక్కడ సాధ్యమో నేను చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకుంటేఅర్థం చాలా స్పష్టంగా ఉండేలా చేయడానికి మీరు మరిన్ని మార్గాలను ఉపయోగిస్తారు కాబట్టి దానిని స్వీకరించే వ్యక్తులు దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు వారు కూడా ఒక అభివృద్ధిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు ఒకటి కంటే ఎక్కువ మూలాలను కలిగి ఉన్న ప్రతిస్పందన వ్యవస్థ ఇప్పుడుప్రజలు ఉండే సంస్థలు ఉన్నాయి మేనేజర్ గురించి లేదా విద్యా సంస్థల అధిపతి గురించి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా శాఖ ఇప్పుడుమీరు ఈ వ్యక్తుల గురించి ఎక్కువ ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రోటోకాల్ చెబుతుంది ఉన్నత అధికారులు మీరు మొదట మీ స్వంత ఫిర్యాదును ఈ వ్యక్తులు ముందుకు తీసుకురావాలి మీరు ఫిర్యాదు చేస్తున్న మీ విభాగాధిపతి సంతకం చేయాలి లేకపోతే అతను దానిని ముందుకు పంపడు కానీ తనను తాను ఇవ్వడం మిమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచుతుంది ఉంచుతుంది గందరగోళ పరిస్థితి ఎందుకంటే అతను దానిని అంత సులభంగా ముందుకు తీసుకెళ్లడం లేదు కాబట్టి ఉండాలి ఒకటి కంటే ఎక్కువ మూలాలను కలిగి ఉన్న ఈ ఫీడ్బ్యాక్ వ్యవస్థ ఈ వ్యక్తి మాత్రమే కాదు హెడ్ లేదా మేనేజర్ అన్ని అభిప్రాయాలను తీసుకొని ఉన్నత అధికారులకు ఇస్తారు కానీ అనేక ఇతర వనరులు ఉండాలి అవి ఇచ్చే చోట పెట్టెలు ఉంచవచ్చు ప్రతిస్పందన వారానికి ఒకసారి నిర్దిష్ట గంటలు ఉండవచ్చు కనీసం ఉన్నత అధికారులు సంబంధిత వ్యక్తులను కలిసే చోట ఇతర వ్యక్తులు ఉండవచ్చు ఒక నిర్దిష్ట సమయంలో ప్రజలకు ఇమెయిల్ చేయడానికి లేదా కాల్ చేయడానికి కూడా వారిని అనుమతించవచ్చు కాబట్టి ప్రతిస్పందన కోసం ఈ ఛానెల్లను తెరిచి ఉంచండి తద్వారా సంస్థాగత అడ్డంకులను మళ్లీ తగ్గిస్తుంది పరస్పర చర్య మరియు ప్రతిస్పందన కోసం మొత్తం మీద బహిరంగ వాతావరణాన్ని సృష్టించడం దాదాపుగా తగ్గిస్తుంది ఏ రకమైన తప్పుడు సమాచార మార్పిడి పిరమిడ్కు బదులుగా ఏ విధంగానైనా సంస్థాగత నిర్మాణాన్ని చదును చేయడం పై నుండి క్రిందికి లేదా క్రింద నుండి పైకి ఉండే విలోమ నమూనా అది పైకి లేచే విధానంలో ఉందా మీరు చదునైన నమూనాను అనుసరిస్తే పిరమిడ్ లేదా దానికి బదులుగా అది పిరమిడ్ నుండి క్రిందికి వస్తుంది ఎవరైనా కమ్యూనికేషన్ యొక్క క్షితిజ సమాంతర మోడ్ అయిన ఎవరినైనా చేరుకోవచ్చు అది మరింత ప్రచారం చేయబడుతుంది కాబట్టి అది మళ్ళీ ఎన్ని తప్పుడు సమాచార మార్పిడిని తగ్గిస్తాయో సృష్టిస్తుంది మీరు వ్యవహారాల అంచున ఉంటే సమర్థవంతమైన కమ్యూనికేషన్ను మెరుగుపరచడానికి కూడా ప్రయత్నించండి అధికారిక మార్గాల ద్వారా తగినంత సమాచారం కాబట్టి కొన్ని కంపెనీలలో ఇమెయిల్ అనేది అధికారికం ఏదైనా ఇతర పంపే నోటీసులో ఛానెల్ అనేది అధికారిక ఛానెల్ కాబట్టి ఈ అధికారిక మార్గాలన్నీ మార్గాలన్నీ మీరు సమాచారాన్ని పంపినప్పుడు తగినంత సమాచారం ఇవ్వండి తద్వారా సమాచారాన్ని తగ్గించవద్దు ఇది గందరగోళానికి కారణమవుతుంది తప్పుడు సమాచార మార్పిడిపై తేలికపాటి నోట్తో నేను దీనిని ముగించాలనుకుంటున్నానుఇది ఒక జోక్ మరియు నెట్ నుండి నాకు ఇది ఆసక్తికరంగా అనిపించింది నేను దీన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను మీరు ఫిల్టర్లను ఉపయోగించే తప్పుడు అవగాహన కారణంగా కొన్నిసార్లు తప్పుడు సమాచార మార్పిడి జరుగుతుంది మీ మనస్సులో మరియు మీరు వినాలనుకుంటున్నదాన్ని ఎంచుకుంటారు కాబట్టి అది వివరించబడింది సరదాగా భార్య ఏమి చెబుతుందో భార్య దుకాణానికి వెళ్లండి అని చెబుతుంది మల్చ్ కాబట్టి అది గ్రౌండ్ వాష్ మీద ఉంచడం మరియు పిల్లలను పొందడానికి త్రాడును మైనపు చేయడం లాంటిది పాఠశాలలో కొన్ని వీడియోలను అద్దెకు తీసుకొని మిగిలిన వంటకాలను పూర్తి చేయండి ఇప్పుడు ఆమె అలా ఇచ్చింది రోజంతా అనేక ఉద్యోగాలు మరియు భర్తలు వినేవి అది ప్రాతినిధ్యం వహించే విధంగా కార్టూన్ ఇక్కడ భర్త అతను వినాలనుకుంటున్న కీలక పదాలను మాత్రమే వింటాడు మరియు అతనుఅతని మనస్సులో ఒక వడపోత ఉంచండి ఆపై అతను తనకు అనుకూలంగా చెప్పబడిన వాటిని తప్పుగా గ్రహిస్తాడు కాబట్టి అతను వింటాడు ఈ పదాలు మాత్రమే పడుకుని కొంత విశ్రాంతి తీసుకోండి అతను దానిని వెళ్లి నిద్రపోతున్నట్లుగా తీసుకుంటాడు అయితే భార్య రోజంతా పని చేసింది ఇప్పుడు ఎలా చెప్పాలో చెప్పడానికి ఇది ఒక ఫన్నీ మార్గం తప్పుడు అవగాహన ఈ ఉదాహరణ మరియు ఇతర వాటితో ఆశాజనకంగా తప్పుడు సమాచార మార్పిడికి దారితీస్తుంది నేను మీకు ఇచ్చిన సచిత్ర ఉదాహరణలు తప్పుడు సమాచార మార్పిడి అంటే ఏమిటో అర్థం చేసుకోగలవు కాబట్టి మీ చర్య పరస్పర చర్య ప్రక్రియను పూర్తి చేసిఆపై తగిన భాషా వినియోగాన్ని ఉపయోగించండి ఈ రకమైన ఫిల్టర్లను నివారించడానికి ఉపయోగించే ఇతర భావోద్వేగ జోక్యాలను తొలగించడానికి మీరు మీ మనస్సులో ఉంచుకునే గ్రహణ ఫిల్టర్లు అనుకూలమైన వాటిని మాత్రమే తీసుకోకండి ఎవరైనా మిమ్మల్ని విమర్శించడానికి ప్రయత్నిస్తున్నారు విమర్శలను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి దానిని చురుకుగా వినాలనే ఉద్దేశం కాబట్టిమీరు గుర్తుంచుకుంటే అది మీకు సానుకూలంగా సహాయపడుతుంది కాబట్టి మీరు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా అభివృద్ధి చెందగలుగుతారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం పెద్ద సమస్య కాదని మునుపటి దానిలో సూచించబడింది ఇది ఏ ఇతర నైపుణ్యం లాగానే ఇది కేవలం అభ్యాసానికి సంబంధించిన విషయం ఇది మీ సహనం సూచించబడింది ఇది సాధన చేయడానికి మరియు సాధ్యమైనంత వరకు తప్పుడు సమాచార మార్పిడిని నివారించడానికి మీకు సహాయపడుతుంది ఈ చిట్కాలు మరియు సూచనలు మీరు మరింత అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం మరియు చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్గా మారడం నన్ను అనుమతించండి మీరు మరోసారి చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్గా మారాలని కోరుకుంటూ దీనిని ముగించండి మీరు ఎంచుకున్న అన్ని ప్రాంతాలు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు నేను మరింత విషయాలతో మిమ్మల్ని సంప్రదిస్తాను కమ్యూనికేషన్కు సంబంధించిన అంశాలు ముఖ్యంగా అశాబ్దిక కమ్యూనికేషన్ ధన్యవాదాలు మీకు మంచి రోజు